మనము ష్రోడింగర్ ఈక్వేషన్ ను పరిష్కరించడం ద్వారా పొందిన బౌండ్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాము మనము ఇప్పుడు మార్పు కోసం మరియు ఫ్రీ పార్టికల్స్ గురించి మాట్లాడబోతున్నాం మరియు ముఖ్యంగా నేను ఫ్రీ ఎలక్ట్రాన్ ల గురించి మాట్లాడబోతున్నాను మరియు నేను ఫ్రీ ఎలక్ట్రాన్ ల గురించి చెప్పినప్పుడు అంటే పొటెన్షియల్ ఎనర్జీ V0 లేదా V కాన్స్టెంట్ గా ఉంటుంది మరియు దాని అర్థం ఏమిటంటే పార్టికల్స్ పై ఫోర్స్ 0 కు సమానంగా ఉంటుంది మరియు అందువల్ల హామిల్టోనియన్ H అంటే ఈ హామిల్టోనియన్ అనేది ఎనర్జీ ఆపరేటర్ అని గుర్తుచేసుకోండి ఎక్కడైతే HψEψ మరియు H విలువ 22md2dx2 తో కలిపి 0 గా తీసుకోబడిన కొంత కాంస్టెంట్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి ఇది 1 డైమెన్షన్లో 22md2dx2 గా వస్తుంది మరియు ఇదిH 22m 2 2 లాప్లాసియన్ ప్లస్ V ఇది 3 D లో 22m 2 కాబట్టి ఈ ప్రత్యేక హామిల్టోనియన్ కోసం ష్రోడింగర్ ఈక్వేషన్ ను పరిష్కరించాలనుకుంటున్నాము మరియు అది ఎక్కడ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్లు ఒక మెటల్ లోని ఎలక్ట్రాన్ లకు మంచి అప్రాక్సీమేషన్ ను అందిస్తాయి మరియు నేను దాని గురించి కాసేపటి తరువాత మాట్లాడుతాను ప్రస్తుతానికి 1 d లో హామిల్టోనియన్ విలువ 22md2dx2 ముందుగా 1 డైమెన్షన్పై దృష్టి పెట్టండి మరియు అందువల్ల ష్రోడింగర్ ఈక్వేషన్ 22md2dx2Eψ అది ష్రోడింగర్ సమీకరణం మరియు తప్పనిసరిగాV0 E విలువ 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది దీని గురించి మనము ఇంతకు ముందు మాట్లాడాము మరియు మీరు దీనిని పుస్తకంలోని సమస్యగా కూడా చూశారు కాబట్టి దీనిని పరిష్కరించడానికి నేను ఇప్పుడు చేయబోయేది ఏమిటంటే d2dx2 2mE2గా వ్రాసాను మరియు అందువల్ల k2ψ0ఇక్కడ d2dx2 మరియు k22mE2 ఇది 0 కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ష్రోడింగర్ ఈక్వేషన్ k2ψ0 గా వస్తుంది మరియు సాధ్యమైన పరిష్కారాలు మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు xeikx లేదా sin kx లేదా coskx లేదా ఏదైనా లీనియర్ కలయిక ఫ్రీ పార్టికల్స్ కోసం ఏది సరైన పరిష్కారమనేదే అసలైన ప్రశ్న కాబట్టి ఫ్రీ పార్టికల్స్ కోసం మనం ఈ పరిష్కారాలలో ఒకదాన్ని ఎంచుకుంటాము నేను eikx ని ఎంచుకుంటానా నేను sin kx ఎంచుకుంటానా నేను cos kxఎంచుకుంటానా మనము ష్రోడింగర్ ఈక్వేషన్ ను పరిష్కరిస్తున్నప్పుడు ముందుగా ఒక నిర్దిష్ట రూపం బౌండరీ కండిషన్ ద్వారా నిర్ణయించబడిందని గుర్తుంచుకోండి కాబట్టి అంతకుముందు బౌండరీ కండిషన్ ద్వారా పరిష్కారం ఎంపిక చేయబడిందని గుర్తుంచుకోండి మనము కొన్ని ఇతర విషయాలైన టైమ్ ను పరిగణనలోకి తీసుకోబోతున్నాం మరియు మనం ఏమి చేయబోతున్నామంటే ముందుగా Vకాంస్టెంట్ కేస్ లో ఫోర్స్ 0 మరియు ఒక పార్టికల్ యొక్క మొమెంటం భద్రపరచబడుతుంది అంటే దాని అర్థం ఏమిటి కాలం తో పాటు మొమెంటం మారదని దీని అర్థం మరియు ఇది సాంప్రదాయకంగా జరుగుతుంది ఇది శాస్త్రీయ ఫలితం క్వాంటం మెకానిక్స్లో కూడా మనం దీనినే ఆశించాలా కాబట్టి నేను ఇప్పుడు అడిగే ప్రశ్నను ఒక ప్రశ్నగా ఉండనివ్వండి దీనిని మనం క్వాంటం మెకానిక్స్లో కూడా ఆశించగలమా నంబర్ 1 మనం మొమెంటం సంరక్షించబడుతుందని మనం ఆశించాలా మరియు ఒకవేళ అది సంరక్షించబడితే దాని అర్థం ఏమిటి ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తు చేసుకోండి స్టేషనరీ స్టేట్ లో ఉన్నప్పుడు ఎనర్జీ E సంరక్షించబడుతుంది లేదా మాట్రిక్స్ లోని ఎలిమెంట్ ⟨iHj⟩ హైసెన్బర్గ్ యొక్క మాట్రిక్స్ మెకానిక్స్ పరంగా డయాగ్నల్ గా ఉంటుంది డయాగ్నల్ గా ఉండే మాట్రిక్స్ ఉన్నప్పుడల్లా దీనిని గుర్తుంచుకోండి అంటే సంబంధిత పరిమాణం సమయంతో పాటు మారదు మరియు అలాగే కన్సర్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మొమెంటం కన్సర్వ్ అయితే ⟨ipj⟩ మాట్రిక్స్ డయాగ్నల్ గా ఉంటుందని నేను ఆశించాలి కాబట్టి ఇది డయాగ్నల్ గా ఉంది దీని అర్థం ఏమిటంటే నేను p మాట్రిక్స్ ను వ్రాస్తే కనుక ఇది అన్ని డయాగ్నల్ 0 పదాలను కలిగి ఉంటుంది ఇక్కడ పదాలు ఉంటాయి అవి డయాగ్నల్ తో పాటుగా నాన్ జీరోగా ఉంటాయి మరియు మిగతావన్నీ 0 ఇప్పుడు హామిల్టోనియన్ కోసం ఉన్న మాట్రిక్స్ కూడా డయాగ్నల్ కాబట్టి ఏమిటంటే నేను pH మాట్రిక్స్ ప్రొడక్ట్ ను తీసుకొని Hp ని తీసివేస్తే ఇది 0 అవుతుంది సరే అయితే ఏమిటంటే ఒక పరిమాణం pH మైనస్గా సంరక్షించబడితే లేదా సంబంధిత ఆపరేటర్ ఒక పరిమాణాన్ని సంరక్షిస్తే దాని సంబంధిత ఆపరేటర్ O సంతృప్తి చెందుతుంది దీనిని నేను తర్వాతి పేజీలో వ్రాస్తాను కాబట్టి Oఅనేది O యొక్క మాట్రిక్స్ సార్లు మాట్రిక్స్ H ను సంతృప్తిపరిచింది మరియు నేను ఆర్డర్ని మార్చి తీసివేస్తే అది 0 అవుతుంది ఆపరేటర్ ఫార్మాలిజంలో OH HO అనేది 0 అని అర్ధం కాబట్టి నాకు ఏమి కావాలో ఇప్పుడు తెలియజేయండి నేను మొత్తం వాదనను టర్న్ చేసి చెప్పాను ఒకవేళ OH HO విలువ 0 అంటే O అనేది సంరక్షించబడిన పరిమాణం కాబట్టి ఆపరేటర్ O కోసం OH HO విలువ 0 అయితే O అనేది స్టెప్ బై స్టెప్ వ్రాస్తే O అనేది సంరక్షించబడిన పరిమాణం మరియు దాని అర్థం ఏమిటి అంటే HψEψ అనే వేవ్ ఫంక్షన్ కూడా ను O యొక్క ఐగెన్ ఫంక్షన్ చేయవచ్చు అది అలా కాకపోతే దీనిని చూపిద్దాం అప్పుడు ⟨iOj⟩ కూడా డయాగ్నల్ ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఆపరేటర్ ఒకవేళ O OH HO0 అయితే H మరియు O లు ఒకే ఐగెన్ ఫంక్షన్లను కలిగి ఉంటాయని చెప్పవచ్చు మరియు O కి సంబంధించిన పరిమాణం సంరక్షించబడుతుంది మరియు O ని 'O' అని కూడా సూచిస్తారు O అని కాదు కానీ ఐగెన్ విలువలను మంచి క్వాంటం సంఖ్యగా సూచిస్తారు కాబట్టి HO OH0 అనేది HψEψ అని సూచిస్తుంది అంటే O ψ కూడా కొంత O ψ అని ఇస్తుంది మరియు O యొక్క ఐగెన్ విలువ మంచి క్వాంటం సంఖ్యగా పిలువబడుతుంది ఎందుకంటే ఇది భద్రపరచబడింది మరియు వేవ్ ఫంక్షన్ అనేది ఐగెన్ ఫంక్షన్ ద్వారా మాత్రమే లేబుల్ కాదు ఎనర్జీ E ఐగెన్ విలువ E ద్వారా మాత్రమే కాకుండా ఆ పరిమాణం O యొక్క ఐగెన్ విలువ ద్వారా కూడా లేబుల్ చేయబడింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం ప్రశ్న eikx sin kx లేదా cos kx అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది ఇప్పుడు సమాధానాన్ని మళ్లీ ఊహించడానికి నేను పొటెన్షియల్ విలువ కాంస్టెంట్ గా లేదా పొటెన్షియల్ 0 గా ఉన్నప్పుడు మొమెంటమ్ సంరక్షించబడిన సందర్భంలో నేను క్లాసికల్ ఫలితానికి తిరిగి వెళ్తాను కాబట్టి ఇప్పుడు Hp pH0 ఉందో లేదో చూద్దాం p అంటే మీకు గుర్తుందా p అనేది iddx మరియు H అంటే ఏమిటి H 22md2dx2 కాబట్టి Hp విలువ 22md3dx3 మూడవ డెరివేటివ్ మరియు pH కూడా 22md3dx3 అవుతుంది అలాగే Hp pH0 అని సూచించే మూడవ డెరివేటివ్ ఉంది కాబట్టి నేను Hp pH0 అని కనుగొంటే మరియు నేను ఇక్కడ p అని వ్రాసేటప్పుడు ఇది x భాగం యొక్క మొమెంటం px దీని అర్థం px ఒక మంచి క్వాంటం సంఖ్య p pxఅనేది సంరక్షించబడింది మరియు మూడవ ఐగెన్ ఫంక్షన్ నన్ను చెప్పనివ్వండి ఐగెన్ ఫంక్షన్ అనేది ఒక స్టెడీ స్టేట్ అలాగే ష్రోడింగర్ ఈక్వేషన్ పరిష్కారాలు కూడా ఐగెన్ స్టేట్స్ కాబట్టి eikx i∂x eikx అనే మూడింటిలో నాకు ℏk eikx అనేది p యొక్క ఐగెన్ ఫంక్షన్ sin kx నాకు iddxsin kx ℏkicos kx ఇస్తుంది ఇది p యొక్క ఐగెన్ ఫంక్షన్ కాదు దీనిని px గా రాద్దాము అదేవిధంగా cos kx కూడా ఐగెన్ ఫంక్షన్ కాదు కాబట్టి p ఒక మంచి క్వాంటం సంఖ్య అని మరియు కనుక H మరియు p లు ఒకే ఐగెన్ ఫంక్షన్ను కలిగి ఉండేలా సమతుల్యతను కాపాడాలని నేను అనుకుంటే eikx ఎంచుకోవడమే సరైన పరిష్కారం కాబట్టి ఫ్రీ పార్టికల్స్ కోసం ఇవి ఐగెన్ ఫంక్షన్స్ కాబట్టి అన్ని సమరూపత కలిగిన ఫ్రీ పార్టికల్స్ కోసం ఇది సంతృప్తి చెందుతుంది మరియు అన్ని eikx అనేది ఐగెన్ ఫంక్షన్ నేను నార్మలైజేషన్ కాంస్టెంట్ ను వ్రాయలేదని గమనించండి కాబట్టి నార్మలైజేషన్ కాంస్టెంట్ ఇంకా నిర్ణయించబడలేదు మరియు మనము k ని ఎలా పరిష్కరించాలో కనుగొనాలనుకుంటున్నాము అంటే అది నిరంతరంగా మారుతుందా లేదా ఏమి జరుగుతుందో అనేది గుర్తుకు తెచ్చుకోండి బాక్స్ లో గల పార్టికల్ సమస్యలో ఇక్కడ k విలువ nπL ఉంది ఇక్కడ మనం k ని ఎలా పరిష్కరించాలి కాబట్టి ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి సంబంధించినవి మరియు మనం ఇప్పుడు పరిష్కరించబోతున్నది అదే ఇక్కడ పేర్కొన్న విధానం అనేది పీరియాడిక్ బౌండరీ కండిషన్ ద్వారా తెలియచేయబడుతుంది ఇది ఒక ఉపాయం దీని ద్వారా మనం k ని లెక్కించవచ్చు మరియు నార్మలైజేషన్ కాంస్టెంట్ ను కూడా పరిష్కరించవచ్చు కాబట్టి పీరియాడిక్ బౌండరీ కండిషన్ లోψxLవిలువ ψలాగానే ఉండాలి అంటే వేవ్ ఫంక్షన్ అనేది L పొడవులో పీరియాడిక్ గా చేసినట్లైతే మరియు లిమిట్ లో థర్మోడైనమిక్ లిమిట్ L అనేది వద్దకు వెళ్తుంది ఇదేమి చెబుతుందంటే L అనేది చాలా చాలా పెద్దది ఇది చాలా పెద్దదిగా చేయబడింది అప్పుడు కౌంటింగ్ మొత్తం ఇంటిగ్రేషన్ ద్వారా చేయవచ్చు మరియు మీరు దానిని ఒక నిమిషంలో చూస్తారు కాబట్టి మనం ఇప్పుడు xeikx ని డిమాండ్ చేసినప్పుడు ఇది xLeikxeikL అని సూచిస్తుంది మరియు ఇది మనం eikx కి సమానంగా ఉండాలనుకుంటున్నాము మరియు దీని అర్థం ఏమిటంటే మనకు eikL1ఉంది లేదా k2nπL ఇక్కడ n0±1±2 మొదలైనవి ఈ విధంగా మనం k విలువను నిర్ణయిస్తాము మరియు L విలువ కి వెళ్ళినప్పుడు k దాదాపు కంటిన్యూస్ గా మారుతుంది నేను దీనిని క్వాసీ కంటిన్యూస్ అని పిలుస్తాను కాబట్టి ఇదే k ని కంటిన్యూస్ గా మార్చే ఉపాయం నేను k మొత్తాన్ని ని అలాగే k కి పైన ఇంటిగ్రల్గా ఇంకొన్ని నిముషాలలో మార్చగలను ఇప్పుడు మనం వేవ్ ఫంక్షన్ను ఎలా నార్మలైజ్ చేయాలి కాబట్టి ఈ పొడవు L మీద వేవ్ ఫంక్షన్ కూడా నార్మలైజ్ చేయబడింది కాబట్టి మనం ఏమి చేయాలి వేవ్ ఫంక్షన్ CNeikx గా తీసుకోబడుతుందని అనుకుందాం నేను డిమాండ్ చేయబోతున్నది 0Lx2 dx1 మరియు ఇది వెంటనే నాకు CN2L1 లేదా CN1L ను ఇస్తుంది అందువలన మనము వేవ్ ఫంక్షన్ ψ ను పీరియాడిక్ బౌండరీ కండిషన్ లు ఉపయోగించి రాస్తాము మరియు ఈ పొడవు L పైన 1Leikx గా బాక్స్ నార్మలైజ్ చేయబడింది ఏ క్షణమైతే ఈ L ఇక్కడకు వచ్చిందో అంటే నేను L పై పీరియాడిక్ బౌండరీ కండిషన్ ని కూడా సూచిస్తాను మరియు దీని అర్థంk02nπL n123 మరియు ±1 ±2 మరియు మొదలైనవి కాబట్టి ఈ విధంగా మనం k ని లెక్కిస్తాము మరియు మనము వేవ్ ఫంక్షన్ను ఈ విధముగా నార్మలైజ్ చేస్తాము కాబట్టి నేను దీనిని చిత్రించాలనుకుంటే నేను దానిని k0 ప్రతి 2πL కి ఒక k విలువ ఉంటుంది 4πL మరియు మొదలైనవి ఒక రేఖపై గీస్తాను ఈ పాయింట్లన్నీ k యొక్క నెగటివ్ వైపు కూడా ఒక నిర్దిష్ట k విలువను చూపుతాయి కాబట్టి నేను చెప్పబోతున్నది ప్రతి 2πL లో ఒక స్టేట్ ఉంది దీనికి ఎనర్జీ Hψ ఉంది అది నాకు 2k22m ψ ఇస్తుంది మరియు మొమెంటం pψℏk ψ కాబట్టి ఇది హామిల్టోనియన్ మరియు మొమెంటం రెండింటి యొక్క ఐగెన్ స్టేట్గా ఇక్కడ ఉంది మరియు ఐగెన్ విలువలు ప్రతి 2πL కి ఒక స్టేట్ ఉంటుంది లేదా ఇది మరొక విధంగా వ్రాయబడింది అంటే స్టేట్ డెన్సిటీ ప్రతి k కి L2π మనము యూనిటీ ద్వారా k ని మార్చాము మరియు 2 స్టేట్ లను కూడా అనుమతిస్తాము మీరు స్పిన్ను చేర్చినట్లయితేప్రతి స్టేట్ కూడా రెండు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి మనం 1 డైమెన్షన్ లో మనము చేసేది ఇదే అయితే 3 డైమెన్షన్లో పరిస్థితి ఏమిటి కాబట్టి మనము అడిగే తదుపరి ప్రశ్న ఏమిటంటే 3 D లో హామిల్టోనియన్ 3 D లో 22m 2 గా ఉంటుంది అంటే 22md2dx2 ఇప్పుడు నేను ఈ d2dx2ను పాక్షిక 2x2 ద్వారా మార్చబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మూడు డెరివేటివ్ లను కలిగి ఉన్నాను 2y22z2 మనము వేరియబుల్స్ని వేరు చేయవచ్చు మరియు ఇప్పుడు సమస్యను పరిష్కరించవచ్చు హామిల్టోనియన్ ఇది 0 కి సమానంగా సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే p ఇది ఒక వెక్టర్ అని నేను వ్రాస్తాను కానీ ఇది i ఏదైనా Hp pH0 ని సంతృప్తిపరుస్తుంది అందువలన p సంరక్షించబడుతుంది ఒకటి మరియు అదే విషయం ఇది ఒక మంచి క్వాంటం సంఖ్య అందువల్ల పరిష్కారం H మరియు p రెండింటి యొక్క ఐగెన్ ఫంక్షన్గా ఉండాలి మరియు మరిన్ని వివరాలకు వెళ్ళకుండా నేను ఇప్పుడు మీకు xyzeikr అని చెప్పగలను నేను దీనిని eik1xk2yk3z అని వ్రాయబోతున్నాను ఇది ఒక వేవ్ ఫంక్షన్ కాంస్టెంట్ గా ఉంటుంది ముందు ముందు దీని గురించి మాట్లాడుతాము ఇది కొద్ది క్షణాల్లో చర్చించబడుతుంది మరియు Hψ ఇప్పుడు 2k22m అవుతుంది ఇది 22mk12k22k32 ψ ఇది ఎనర్జీ కాబట్టి ఇది ఎనర్జీ 2k22m లేదా p22m మరియు p ψ అనేది k ψ అలాగే k1xk2yk3zతప్ప మరొకటి కాదు మరియు ఎనర్జీ p22m కాబట్టి 3 D లో ఇదే జరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ పీరియాడిక్ బౌండరీ కండిషన్ లను వర్తింపజేస్తే నాకు కావలసిన ψxLyz అనేదిψxyz కు సమానంగా పొందుతాము అదేవిధంగా నాకు xyLzψxyz కావాలి నాకు xyzLψxyz కావాలి మరియు ఇది వెంటనే నేను ఒక డైమెన్షన్ విషయంలో సూచించినట్లుగానే సూచిస్తుంది ఇది k1అనేది 2 n నేను ఇప్పుడు nx అని పిలుస్తానుL nx0±1±2 మొదలైనవి అని సూచిస్తుంది అదేవిధంగా k22nyL ny0±1±2 మొదలైనవి మరియు k3 విలువ 2nzL nz0±1±2 మరియు అలా ఉంటుంది ఇప్పుడు నేను సైజ్ L కలిగిన క్యూబ్పై వేవ్ ఫంక్షన్ను నార్మలైజ్ చేయబోతున్నాను కాబట్టి నేను వాల్యూమ్పై ఇంటిగ్రేషన్ ను కలిగి ఉంటాను∫dxdydz CN eik మరియు అది నాకు వాల్యూమ్ L3CN21 లేదా CN1L3 ఇస్తుంది దీనిని కూడా నేను 1V గా రాయవచ్చు అందువలన వేవ్ ఫంక్షన్లు ఇప్పుడు ψఇలా 1Veik r గా ఉండబోతున్నాయి ఇది పీరియాడిక్ బౌండరీ కండిషన్ లు మరియు బాక్స్ నార్మలైజ్ చేయబడిన 3 డైమెన్షన్ వేవ్ ఫంక్షన్ మళ్ళీ నేను ఇప్పుడు ఈ వేవ్ ఫంక్షన్ను 3 D లో సూచించాలి అనుకుంటే ఇదే నేను చేయబోయేది ఇది నా x అక్షం లేదా kxఅక్షం ఇది నా ky అక్షం మరియు ఇది నా kz అక్షం మరియు దీనిని సాధారణంగా k స్పేస్గా సూచిస్తారు కాబట్టి 0 k ఇక్కడ ఉండబోతోంది మళ్లీ ప్రతి 2πL ప్రతి అక్షం మీద ఒక స్టేట్ ఉంటుంది ఆపై ప్రతిచోటా ఇంటీరియర్ మ్యాచింగ్ ఉన్న చోట ఒక స్టేట్ ఉంటుంది కాబట్టి ఈస్టేట్ లు ఈ డాట్ ల ద్వారా సూచించబడతాయి ఇక్కడ నేను ఒక ఇంటీజర్ ద్వారా అన్నింటినీ పెంచుతూ ఉంటాను ఈ వైపులా కూడా ఈ డాట్ లను తయారు చేస్తాను మరో మాటలో చెప్పాలంటే నేను ఈ స్పేస్ ను తీసుకొని k స్పేస్లో 2πL సైజు బాక్స్ని తయారు చేస్తే అందులో ఒక స్టేట్ ఉంటుంది కాబట్టి83L3 వాల్యూమ్ అంటే83V ఒక k స్టేట్ ని కలిగి ఉంటుంది లేదా మనం k స్పేస్లో k పాయింట్ల సాంద్రత V83అని చెప్పవచ్చు కాబట్టి నాకు k స్పేస్ Vk లో కొంత వాల్యూమ్ ఉంటే నేనుV83ద్వారా గుణిస్తే ఆ k స్పేస్ వాల్యూమ్లోని k పాయింట్ల సంఖ్యను నేను పొందబోతున్నాను అయితే ఎలక్ట్రాన్ ల సంఖ్య ఎలా ఉంటుంది పౌలి మినహాయింపు సూత్రం ద్వారా ఈ k స్టేట్లో ప్రతి ఒక్కటి 2 ఎలక్ట్రాన్ లను స్పిన్ డౌన్ లో ఒకటి మరియు స్పిన్ అప్ లో ఒకటిగా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పటికి నేను లోహాల కోసం ఒక తేలికైన అప్రాక్సీమేషన్ చేయడానికి అవసరమైన అన్నింటినీ మీ కోసం ఒక సెటప్ లా ఏర్పాటు చేసాను కాబట్టి నన్ను ఫ్రీ పార్టికల్స్ H 22m2 కోసం మొమెంటం p అనేది ఒక మంచి క్వాంటం సంఖ్య అని చెప్పడం ద్వారా ఈ ఉపన్యాసాన్నిముగించనివ్వండి p H మైనస్ H క్షమించండి pH Hp0 వేవ్ ఫంక్షన్లు xyz1Veik r VL3 అలాగే ఒక క్యూబ్ L యొక్క నార్మలైజింగ్ బాక్స్ మరియు k2nxLπ i2nyLπ j2nzLπ k nx ny nz0 ±1 ±2 మొదలైనవి మరయు చివరగా ఇది k ప్రదేశంలో స్టేట్ ల సాంద్రత ఎందుకంటే k లేదా p మంచి క్వాంటం నెంబర్ కాబట్టి నేను k స్పేస్లో సాంద్రతని యూనిట్ k స్పేస్ వాల్యూమ్కు V83 గా కొలవగలను దీనితో ఇప్పుడు మనం ఈ ఉపాయాలను తదుపరి ఉపన్యాసంలో చాలా సరళమైన రీతిలో మెటల్స్ కు వర్తింపజేస్తాము అందులో మనము ఫెర్మి ఎనర్జీ మరియు ఫెర్మి మొమెంటం మరియు ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటాము